కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై భారీ ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మనము ఎనర్జీ మరియు దాని అర్మ్స్ గురించి మాడ్యూల్ 6 లో చర్చించాము ఇప్పుడు ఈ మాడ్యూల్ కింద ఈ రోజు మనం ఆ ఎనర్జీ మరియు దాని రూపాల గురించి మరింత చర్చిస్తాం మరియు ఏర్పడే స్టాండర్డ్ హిట్ గురించి మనం చర్చిస్తాం మునుపటి ఉపన్యాసంలో మేము థర్మోడైనమిక్స్ నియమాలను వివరించాము థర్మోడైనమిక్ ఆస్తిలో ఎంథాల్పీ ఎంట్రోపీ వంటిది మరియు మీకు తెలిసిన ఫేస్ చేంజ్ తో పాటు మీకు తెలిసిన ద్రవాల స్పెసిఫిక్ హిట్ వంటి భౌతిక లక్షణాల ఆధారంగా దశ మార్పు లేకుండా ఎలా లెక్కించాలి మరియు మీకు తెలిసిన ఒక స్పెసిఫిక్ హిట్ కెపాసిటీ కూడా ఉన్నాయి ప్రెషర్ మరియు మీరు స్థిరమైన వాల్యూమ్ తెలుసు కాబట్టి మనము చర్చించాము మరియు మనము కొన్ని ఉదాహరణలు కూడా చేసాము మరియు ఎంథాల్పీ ఎలా లెక్కించాలో ఎంథాల్పీ మార్పు మరియు ఈ ఎంథాల్పీ మార్పులను ఎలా అంచనా వేయవచ్చు అని కూడా చెప్పాము ఈ సందర్భంలో మేము దాని గురించి చర్చిస్తాముఏర్పడే వేడి ఖచ్చితంగా రసాయన చర్యలు మరియు ఆ ప్రతిచర్యల సమయంలో మీకు వేడి ఎలా ఉంటుందో విడుదల అవుతుంది లేదా అధిశోషణం Absorptionఅడసోర్ప్షన్ అవుతుంది మరియు ఆ వేడిని విడుదల చేయడం మరియు శోషించుకోవడం ఆధారంగా నిర్దిష్ట కాంపౌండ్స్ ఏర్పడటానికి ఆ ఎంథాల్పీని మీరు ఎలా లెక్కించగలరు అవి ప్రతిచర్యలో ఉంటాయి మరియు తప్పనిసరిగా ఏర్పడే పదార్థంలో మనం ఇక్కడ చర్చించే ఆ ఏర్పడే వేడి ఏమిటి మరియు మిశ్రమంలో ఆ నిర్దిష్ట భాగాల యొక్క మీ ఫేస్ను మార్చినట్లయితే ఆ ఏర్పడే వేడిని ఎలా లెక్కించవచ్చు కాబట్టి ఆ ఎంథాల్పీ గురించి మనం ఇంతకు ముందే వివరించిన మరియు నిర్వచనం ఏమిటి మరియు మేము వాస్తవానికి ఆ ఎంథాల్పీ గురించి వివరించాము మీకు తెలిసిన ప్రాపర్టీ ఆఫ్ సిస్టం మేము యాంత్రికం కాని పని చేయగలసామర్థ్యాన్ని కలిగి ఉండాలి మరియు వేడిని విడుదల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మరియు ఇది సాధారణంగా ఫంక్షన్ స్టేట్ మరియు దాని విలువ మీకు తెలిసిన దానిపై ఆధారపడి ఉంటుంది స్టార్టింగ్ ఎండ్ పాయింట్ ను నేను సిస్టం స్టేట్ని పేర్కొన్నాను మరియు పరిమాణాత్మకంగా ఆ ఎంథాల్పీని మీకు తెలిసిన దాని ఆధారంగా లెక్కించవచ్చు సిస్టమ్ లేదా అక్కడ సిస్టమ్ ద్వారా ఏదైనా వేడిమి లేదా పని చేసినట్లయితే మరియు మీకు తెలిసిన శక్తుల ద్వారా వాటి మార్పు గురించి మీకు తెలిసిన శక్తుల ద్వారా మీకు తెలిసిన అంతర్గతమార్పు ఏమిటి ఎందుకంటే షాఫ్ట్ ద్వారా ఏదైనా పని సిస్టమ్ పై చేయబడినట్లయితే లేదా ఆ వ్యవస్థ ఒక నిర్ధిష్ట ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై కొంత పని చేస్తున్నట్లయితే మరియు ఎవరు అనే దాని ఆధారంగా మీకు తెలిసిన అంతర్గత మార్పు Interna changeఇంటర్నల్ చేంజ్ ఏమిటి ఒక ప్రవాహ శక్తి Flow energyఫ్లో ఎనర్జీ మార్చబడుతుంది మరియు ఆ అంతర్గత శక్తి Internal energyఇంటర్నల్ఎనర్జీ మార్పు మరియు ప్రవాహ శక్తి ఫ్లో ఎనర్జీమార్పు ఆధారంగా ఆ ఎంథాల్పీ ఎలా ఉండగలదు లెక్కించవచ్చు లేదా అంచనా వేయవచ్చు మేము ఇప్పటికే మా మునుపటి ఉపన్యాసాలలో చర్చించాము అవి మరియు ఆ ఎంథాల్పీ లెక్కింపు ఆధారంగా కూడా మీరు మీకు తెలిసిన నిర్దిష్ట ఎంథాల్పీని ఎలా లెక్కించాలి మీకు తెలిసిన ప్రతి దాని ద్వారా చికిత్సలో మోల్స్ లేదా మాస్ ద్వారా విభజించండి అప్పుడు మీరు అక్కడ ఆ నిర్దిష్ట ఎంథాల్పీని పొందవచ్చు ఉష్ణోగ్రతలో ఆ మార్పు కారణంగా ఎంథాల్పీలో మార్పు సంభవించవచ్చని కూడా మేము చెప్పాము ఎందుకంటే ఉష్ణోగ్రతను బట్టి స్పెసిఫిక్ హిట్ కెపాసిటీ మరియు ఈ ఎంట్రోపీ ఫేస్ చేంజ్ లో మార్పు కారణంగా మరియు ఆ పరిష్కారాలు మరియు వాటి భాగాలు ఇతర భాగాలతో ఎలా కలుస్తున్నాయి అవి ఎంథాల్పీ మొత్తం ఎలా సరఫరా చేయబడుతుంది లేదా కనీసం సిస్టంకు కూడా ఆధారపడి ఉంటుంది ఎంథాల్పీ దశ జరగవచ్చు ఎందుకంటే దానికి ప్రతిచర్యలు ఉంటాయి కాబట్టి మేము ఆ విషయాలన్నింటినీ చర్చిస్తాంఒకదాని తరవాత ఇంకొకటి ఇప్పటికే మేము ఉష్ణోగ్రత మార్పు ఉంటే ఎంథాల్పీ ఎలా లెక్కించబడుతుందో మరియు మీకు తెలిసినట్లయితే ఆ ఎంథాల్పీని ఎలా లెక్కించవచ్చో కూడా చర్చించాము కాబట్టి ఇప్పటికీ మేము దాని గురించి ఇక్కడ చర్చిస్తాము ఇప్పుడు ఆ టెంపరేచర్ డిఫరెన్స్ కారణంగా మేము ఆ వివేకవంతమైన వేడిని లెక్కించాము మరియు ఇది ప్రాథమికంగా ఎంథాల్పీ మార్పు ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత మరియు వేడిమి బదిలీ చేయబడినప్పుడు లేదా మీకు తెలిసిన దశలో స్పెసిఫిక్ హిట్ ను అనుమతించినప్పుడు ఫేస్ చేంజ్ అప్పుడు అది సెన్సిబిల్ హిట్ గా పరిగణించబడుతుంది మరియు కానీ అది స్థిరమైన వాల్యూమ్ లేదా స్థిరమైన పీడనంప్రెషర్ వద్ద ఆ పదార్థం యొక్క వేడి సామర్థ్యాన్నిహీట్ కెపాసిటీ మీకు తెలిసిన నిర్దిష్టతపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది సాధారణంగా Joule per mole power k మరియు పదార్థం యొక్క వేడి సామర్థ్యంహీట్ కెపాసిటీheat capacity మీకు తెలుసు మీకు తెలిసినట్లుగా ఉష్ణోగ్రత యొక్క యూనిట్ మార్పుకు CP ఎంట్రోపీ మార్పుకు సమానం అని నిర్వచించబడింది ఇది మీకు తెలిసినట్లుగా హీట్ కెపాసిటీమరియు ఒకవేళ పవర్ యూనిట్ మోలార్ మాస్ చేయబడినట్లయితే అప్పుడు దీనిని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటారు అప్పుడు మీకు తెలిసిన ఈ నిర్ధిష్ట వేడి సామర్థ్యంస్పెసిఫిక్ హీట్ కెపాసిటీ specific heat capacity స్థిరమైన ఉష్ణోగ్రత constant heatకాన్స్టాంట్ హీట్ మరియు స్థిరమైన పీడనంకాన్స్టాంట్ ప్రెషర్ constant pressure మరియు స్థిరమైన వాల్యూంకాన్స్టాంట్ వాల్యూం కొరకు మదింపు చేయబడుతుంది ఇప్పుడు ఉష్ణోగ్రత లో మార్పు లేకపోతే అక్కడ సెన్సిబ్లె హీట్ ఉండదు కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీspecific heat capacityనిర్దిష్ట వేడి సామర్థ్యాన్ని మార్చలేమని మనం చెప్పవచ్చు కాబట్టి చాలా పదార్థాల కు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సాధారణంగా అక్కడ ఉష్ణోగ్రతలో మార్పు యొక్క పరిధి కోసం CP విలువ యొక్క యూనిట్ ఉష్ణోగ్రత విలువలను బట్టి మారుతుంది కాబట్టి స్లైడ్లలో 1 వాతావరణంలో నైట్రోజన్ వాయువుకు ఉదాహరణ ఇవ్వబడుతుంది స్థిరమైన పీడనం వద్ద ఆ ఉష్ణోగ్రత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని బట్టి కాన్స్టాంట్ ప్రెషర్ మరియు స్థిరమైన వాల్యూమ్ వద్ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉష్ణోగ్రత గురించి మీకు తెలుసు అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఈ స్లైడ్ లు ఇంతకు ముందు చూపించాయి పోలీనోమిల్ ఫంక్షన్ మీకు తెలుసు అయితే కాన్స్టాంట్ వాల్యూం స్థిరమైన వాల్యూమ్constant volumeవద్ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాస్తవానికి ఉష్ణోగ్రత యొక్క పనితీరును అక్కడ ఒక లినియర్ ఫంక్షన్ గా చూపుతుంది మరియు మిశ్రమం కోసం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి కూడా మనం చర్చిస్తున్నాము అది వాస్తవానికి దానిపై ఆధారపడి ఉంటుంది మిశ్రమంలో ఉన్న భాగాలలో వాల్యూం ఫ్రేక్షన్ భాగం లేదా అంతకంటే ఎక్కువ భాగం మీకు ఏమి తెలుసు కాబట్టి ఇది మిశ్రమంలోని ఈ భాగాల యొక్క చిన్న భాగం లేదా మాస్ భాగంపై ఆధారపడి ఉంటుంది మరియు ఆ మరింత భాగం యొక్క ఉత్పత్తి మరియు అక్కడ స్వచ్ఛమైన పదార్థాల యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ద్వారా ఇది లెక్కించబడుతుంది ఒకవేళ 1 కాంపోనెంట్ ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు 2 కాంపోనెంట్ ల కంటే ఎక్కువ ఉంటారు దానికి అనుగుణంగా సత్యం కొన్ని అంశాలను మరింత భిన్నం చేస్తుంది మరియు తరువాత మీకు వేరియబుల్స్ తెలిసిన వారి ఉత్పత్తి ద్వారా వ్యక్తిగత కాంపోనెంట్ ల కొరకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీన్ని మీరు ఏమి తెలుసుకుంటారు మరియు ఆ మిశ్రమం యొక్క ప్రత్యేకించి సామర్థ్యం అని మీరు పొందుతారు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీకు తెలిస్తే అప్పుడు మీరు ఎంథాల్పీ మార్పును సమీపంగా లెక్కించవచ్చు ఒకవేళ మీకు Cp స్థిరంగా ఉందని మీకు తెలిసినట్లయితే అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కాన్స్టాంట్ గా ఉంటుంది అప్పుడు ఈ సమీకరణం ద్వారా ఎంథాల్పీ మార్పు మీకు తెలుసు అని మీరు లెక్కించవచ్చు మరియు ఉష్ణోగ్రతతో స్పెసిఫిక్ కెపాసిటీ లో మార్పు ఉంటె ఎంథాల్పీ మార్పును లికించాలి దాని యొక్క ఆ అంతర్భాగం ఆధారంగా మోలార్ ప్రవాహ రేటు లేదా మాస్ ఫ్లో రేట్ ను దీనితో గుణించడం ద్వారా మీకు ఎంథాల్పీ తెలుసు దీని యొక్క ఇంటిగ్రేటెడ్ విలువ నాకు తెలుసు ఉష్ణోగ్రత పరిధి సర్టెన్ టెంపరేచర్ వరకు నిర్వచించబడుతుందని మీకు తెలుసు కాబట్టి ఈ రిఫరెన్స్ ఉష్ణోగ్రత స్టాండర్డ్ కండిషన్ నుండి ప్రామాణిక పరిస్థితి కోసం 30 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసు మరియు 1 atmospheric pressureవాతావరణ పీడనం లేదా మీరు ఆ రిఫరెన్స్ ఉష్ణోగ్రతను అక్కడ 73 15 కెల్విన్ లేదా 0 డిగ్రీల సెల్సియస్ కు తీసుకెళ్లవచ్చు మరియు పాలినోమిల్ ఫంక్షన్ ఆధారంగా వ్యక్తీకరించబడే ఆ సర్టెన్ హీట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీను అక్కడ ఉన్న పదార్థాల కొలతను బట్టి ఈ ఉపన్యాసంపై ప్రధాన దృష్టి మీకు తెలుసు అవి ఇప్పుడు ఏర్పడిన వేడిని అంచనా వేయండి మీరు దాని గురించి మాట్లాడుతున్నట్లయితే రసాయన చర్యలను మార్చడం అక్కడ ఒక సర్టెన్ రియాక్షన్ నిర్దిష్ట ప్రతిచర్య జరుగుతుంది మరియు మీకు ప్రతిచర్య తెలిసిన ఎక్కడో మధ్య ప్రతిచర్య జరుగుతోంది మరియు ఇది మీకు కొన్ని ఉత్పత్తులను ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ ప్రతిచర్య సమయంలో మీకు తెలిసిన కొన్ని మార్పులు ఉంటాయని మీరు చూస్తారు ఇప్పుడు సున్నితమైన వేడి లేదా వేడి యొక్క మార్పు సున్నితమైన వేడి నుండి వస్తుంది లేదా డయాస్ట్రాల్ కూడా మీకు తెలుసు ఇక్కడ వంటి వ్యక్తిగత భాగాలు ఏర్పడే వేడి అతని ప్రతిచర్యలను తెలియజేస్తుంది అప్పుడు మీకు తెలిసిన దీని కోసం ఏర్పడే వేడిని పరిగణనలోకి తీసుకోవాలి ప్రత్యేకించి విశ్లేషణలు తరచుగా రసాయన చర్యలు అని ప్రజలకు చెబుతాయి ఇప్పుడు ఎనర్జీ బాలన్స్ లో ప్రతిచర్య వల్ల కలిగే పొస్సిబ్లె ఎనర్జీ చేంజెస్ను పరిగణనలోకి తీసుకోవడానికి కొత్త సగం ఆపరేటింగ్ కండిషన్ వద్ద ఆ ఎంథాల్పీ అపీస్ వ్యక్తిగత భాగాన్ని చేర్చడానికి మరియు అదనపు క్వాంటిటీ టర్మ్ ఏర్పాటు యొక్క స్టాండర్డ్ హీట్ ని చేస్తుంది కాబట్టి మీరు తెలుసుకోవాలి ఉష్ణోగ్రతకు సంబంధించి ఆ సెన్సిబిల్ హీట్ తో ఏర్పడే స్టాండర్డ్ హీట్ మారుతుంది అక్కడ కానీ ఆ మొత్తం తెలుసుకోవడానికి ప్రతిచర్యను వేడి చేయండి ఇప్పుడు వ్యక్తిగత కాంపోనెంట్ ల యొక్క ఏర్పడే వేడి ఆ చర్య సమయంలో మీరు విడుదల చేసిన వేడి మిలేదా హీట్ అబ్సర్బ్ ఆ చర్య నుంచి విడుదల అయ్యే వేడిమి లేదా వేడిమి యొక్క మొత్తం హీట్ అబ్సర్బ్ లేదా హీట్ ఆధారంగా ఉంటుందని మీరు ఎలా తెలుసుకోండి ప్రతిచర్య మిశ్రమంలోని ఆ వ్యక్తిగత భాగం లేదా కాంపోనెంట్ ల యొక్క అనుమతి యొక్క హీట్ని మీరు లెక్కించవచ్చు కాబట్టి దీని ద్వారా ఏర్పడే వేడిని మీరు నిర్వచించవచ్చు ఇక్కడ సమీకరణం మీకు తెలుసు ఎందుకంటే ఆతాత్కాలిక వ్యత్యాసాల కారణంగా డెల్టా Hi మైనస్ సెన్సిబుల్ హీట్ మీకు దగ్గరగా ఉండే ఒక స్టాండర్డ్ కండిషన్లో Δహెచ్fi కాబట్టి ఈ Hfi0 టోపీ ప్రాథమికంగా 298 డిగ్రీల కెల్విన్ మరియు 1 అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ తెలిసిన స్టాండర్డ్ కండిషన్లో ఏర్పడే స్టాండర్డ్ హీట్ మరియు ఈ ΔHi మీకు తెలుసా ప్రాథమికంగా ప్రయోగాల ద్వారా పొందే రసాయన చర్య ద్వారా విడుదల చేయబడే లేదా అబ్సర్బ్డే హీట్ మరియు ప్రయోగం ద్వారా ఈ హీట్ ని విడుదల చేసిన తరువాత లేదా అబ్సర్ప్షన్ చేసిన తరువాత మీరు ఈ సెన్సిబిల్ హీట్ ని అక్కడ ఒక పర్టికులర్ టెంపరేచర్ పరిధిలో తీసివేయాలి కాబట్టి వీటిని పొందిన తరువాత దీనిని తీసివేయడం రియాక్షన్స్ యొక్క హీట్ నుండి మీకు సెన్సిబిల్ హీట్ తెలుసు మీరు దానిని ఆ నిర్దిష్ట భాగాల ఏర్పాటు యొక్క హీట్ గా పరిగణించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో మేము ఫేజ్ చేంజ్ లేదని భావించడం లేదు కాబట్టి మీరు పరిగణించబడటానికి తెలిసిన ఒక సర్టెన్ ఫేజ్ లో కానీ ఫేజ్ చేంజ్ ఉన్నప్పుడు అప్పుడు మీరు కూడా దశ కోసం సెన్సిబిల్ హీట్ ని వారి మార్పు ను పరిగణించాలి ఏర్పడే ఆ వేడికి నిర్వచనం ఏమిటి ఏర్పడటానికి స్టాండర్డ్ హీట్కాంపౌండ్ యొక్క స్టాండర్డ్ హీట్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద 1 మోల్ సమ్మేళనం ఏర్పడటానికి మరియు దాని ఎలెమెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ నుండి 1 వాతావరణం ఏర్పడటానికి సంబంధించిన ఎంథాల్పీ మార్పు ఎందుకంటే అవి సాధారణంగా కొన్ని సమ్మేళనాల కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ వలె కనిపిస్తాయి అవి వాస్తవానికి తప్పనిసరిగా సంభవిస్తున్నాయి మీకు తెలుసా సమ్మేళనాలు మీరు చెప్పగల భాగాలు మరియు ఇవి ఎలెమెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ కాబట్టి ఈ సందర్భంలో మీకు తెలిసిన కంపౌండ్స్ స్టాండర్డ్ హీట్ ని కలిగి ఉంటాయి 0 ఎందుకంటే మీకు తప్పనిసరిగా తెలిసిన వారు ఆ కంపౌండ్స్ ను ఏర్పరుస్తారు మీకు తెలిసిన వేడి విడుదల 0 లేదా ఆ వేడికి అవసరమైన ఆ భాగాల అనుమతి 0కి సమానం అందువల్లనే వాస్తవానికి సంభవించే పదార్థాలు కాని ఒక పర్టికులర్ సబ్స్టేన్స్ కి ఏర్పడే స్టాండర్డ్ హీట్ ని మీరు నిర్వచించాలి ఆ పర్టికులర్ నుండి మీరు హీట్ రిలీజ్ లేదా అబ్సర్ప్షన్ ను మీకు తెలిసిన ఇతర భాగాలతో ప్రతిచర్య ద్వారా పొందవచ్చు అక్కడ పర్యవసానం కాబట్టి ఫేజ్ చేంజ్ యొక్క ఎంథాల్పీ మార్పు ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ వంటి పదార్థం యొక్క మొత్తం ఎంథాల్పీని ఇవ్వడానికి పరిగణించాల్సిన పీస్ యొక్క ఎంథాల్పీ కోసం అదనపు పదాలు ఇక్కడ భౌతికంగా ఉంటాయి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేయబడిన రిలీజ్ లేదా అబ్సర్ప్షన్ ను అక్కడ విడుదల చేస్తుంది మరియు మీరు తీసివేయాల్సిన సెన్సిబిల్ హీట్ ఏమిటి మరియు ఎంథాల్పీ గా ఉండటానికి మీరు దానిని తీసివేయాలి ఎందుకంటే అక్కడ ఒక ఫేజ్ చేంజ్ గురించి కాబట్టి ఆ ఫేజ్ చేంజ్ కారణంగా ఈ ఎంథాల్పీ మార్పు ఇక్కడ ΔHTP గురించి మేము నిజంగా చర్చించాము సాలిడ్ నుండి లిక్విడ్ కి మరియు తరువాత లిక్విడ్ నుండి ఆవిరికి మీకు తెలిసిన ఫేజ్ చేంజ్ ఒక చేంజ్ మరియు ఆ కాన్స్టాంట్ న్ని మార్చడానికి లిక్విడ్ వేపర్ లేదా వేపర్ నుండి సాలిడ్ లేదా లిక్విడ్ లేదా సాలిడ్ పదార్థం నుండి లిక్విడ్ కి కూడా మోల్స్ మరియు దాని కోసం హీట్ రిలీజ్ లేదా హీట్ రిక్విర్మెంట్ ను పిలుస్తారు మీకు తెలిసిన హీట్ ఫేజ్ చేంజ్ లేదా ఒక వైరుధ్యం అక్కడ కొన్ని ఫేజ్ చేంజ్ ను మీకు తెలుసు ఒకవేళ అది మీకు లిక్విడ్ అని పిలువబడుతుందని మరియు దానిని మాకు అని పిలుస్తారు మీకు తెలుసా సాలిడ్ యొక్క ఫేజ్ లిక్విడ్గా మరియు లిక్విడ్ గా మారుతున్నట్లయితే అది భాగం కావడానికి మరియు అది అక్కడ వ్యాపారిజాషన్ కావడానికి అనుమతిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ రోగులను కలిగి ఉన్నప్పుడు సమ్మేళనాలు ఏర్పడే సమయంలో మరియు ప్రతిచర్య సమయంలో ఉన్నప్పుడు మీరు ఏర్పడే వేడిని పరిగణనలోకి తీసుకోవాలి కానీ మీరు వేడి ని తీసివేయడం ద్వారా దశ యొక్క వేడి ఆ చర్య యొక్క వేడి నుండి మారుతుంది అదేవిధంగా అక్కడ హీట్ అఫ్ రియాక్షన్ నుండి ఒక సర్టెన్ టెంపరేచర్ లో సెన్సిబిల్ హీట్ ని తీసివేయడం కాబట్టి ఇక్కడ ఒక క్రమబద్ధమైన మార్పిడి తెలుసు లేదా మీరు P మార్పు ఇక్కడ చూపించబడింది అని చెప్పవచ్చు ఆవిరి తెలుసు అది వాస్తవానికి ఈ కేసును ఎలా మారుస్తుందో సాధారణంగా మనం నీటిని పరిగణనలోకి తీసుకుంటే నీరు వాస్తవానికి 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నప్పుడు సాలిడ్ గా మారుతుంది అప్పుడు సాలిడ్ మీరు ద్రవ ఉత్పత్తి తెలుసు అప్పుడు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు తెలుసు మీరు సిద్ధాంతపరంగా సెంటీగ్రేడ్ ఉత్పత్తి తెలుసు మీరు అక్కడ కొంత ఎంథాల్పీ లేదా వేడి శక్తి అప్లై తెలుసు తద్వారా అది మీరు కరిగి ద్రవ ఘన తెలుసు అవుతుంది కాబట్టి ఈ ఘనాన్ని ఆ 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవంగా మార్చడం దీనికి కొంత ఎంథాల్పీ లేదా వేడి అవసరం ఆ వేడిని వేడిలో అనుమతించినట్లయితే అక్కడ కరిగిపోవడం మరియు అదే విధంగా మీకు తెలిసినప్పుడల్లా ఆ లిక్విడ్ అతని ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెల్సియస్ నుండి 100 డిగ్రీల సెల్సియస్ కు మార్చడం అప్పుడు సెన్సిబిల్ హీట్ 0 నుండి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిధి మరియు మళ్ళీ మీకు 100 డిగ్రీల సెల్సియస్ ఆ లిక్విడ్ వేపర్ గా మారుతుందని తెలుసు మరియు ఈ మార్పిడి సమయంలో లిక్విడ్ 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి కొంత వేడి ఉంటుంది హీట్ రిక్విర్మెంట్ ను లేటెంట్ హీట్ అఫ్ వ్యాపారిజాషన్ అని పిలుస్తారు కాబట్టి ఇవి మీకు తెలుసు పరివర్తన మరొకటి మీకు తెలిసిన ఎంథాల్పీ మీకు తెలుసు ఇది మీ యొక్క సెన్సిబిల్ హీట్ కరుగుతున్న లేదా ఆవిరి కావడం తెలుసు అవి వాస్తవానికి అక్కడకాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద జరిగాయి అందువల్ల దశ మారడం వల్ల కాన్స్టాంట్ హీట్ అవసరం ఉంటుంది మళ్లీ మీరు వీటిని వంద డిగ్రీల సెల్సియస్ నుండి తాకుతున్నట్లయితే T వంటి కాన్స్టాంట్ టెంపరేచర్ మీకు తెలుసు అప్పుడు మీకు తెలుసు వేడి మీకు అవసరం తెలుసు మరియు ఉష్ణోగ్రత లోపల సెన్సిబిల్ హీట్ T వరకు వంద డిగ్రీల సెల్సియస్ శ్రేణి అని పిలుస్తారు ఇప్పుడు మీరు దీన్ని మార్పిడి చేస్తున్నట్లయితే ఈ వేపర్ ని నేరుగా సాలిడ్ కి మారుస్తారని మీకు తెలుసు మీకు తెలిసిన సెన్సిబిల్ హీట్ సోలిడిఫికేషన్ డిస్కోర్డ్ సబ్లిమేషన్న్ని ఘనీకరణ వైరుధ్య ం లోపాన్ని మీరు చూస్తారు కాబట్టి ఈ ఆవిరిని ఆ ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ పదార్థంగా మార్చండి మరియు సాలిడ్ టెంపరేచర్ ను ఉష్ణోగ్రతకు లేదా 0 డిగ్రీల సెల్సియస్ కు మార్చండి అని మీకు తెలిసిన వేడి చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ హీట్ రిలీజ్ ఉండదు అప్పుడు మీకు తెలిసిన లేటెంట్ హీట్ లేదా సెన్సిబిల్ హీట్ మీకు తెలుసు ఉష్ణోగ్రత వద్ద ఈ సాలిడ్ న్ని 0 సెల్సియస్ కు మార్చడం మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఒక చక్రం ఉంటుంది మరియు మీకు తెలిసిన ఈ పదార్థం మీకు తెలుసు కాబట్టి సాలిడ్ నుండి వేపర్ మరియు వేపర్ ఇలా సాలిడ్ కాబట్టి ఈ కేసుకు ఫేజ్ చేంజ్ దశ మార్పు అని వీటిని పిలుస్తారు మీరు లెక్కించాల్సిన ఎంథాల్పీ మార్పు గా ఉండటానికి ఎంత బేరం అవసరం అవుతుంది ఇప్పుడు ఫినాల్ మీకు తెలిసిన సాలిడ్ ఘనం నుండి వేపర్ ఫేజ్ ఆవిరికి దశ మార్పుకు ఒక ఉదాహరణ ను కలిగి ఉండనివ్వండి ఇప్పుడు ఫినాల్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద మీకు తెలుసా 1 అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్వాతావరణ పీడనం వద్ద ఇది ఒక అట్ఠమోస్ఫెరిక్ కండిషన్ ప్రామాణిక పరిస్థితిఈ ఫినాల్ మీకు తెలిసినట్లయితే ఈ ఫినాల్ మీకు తెలిసిన దానిని మారుస్తుందని మీరు చూస్తారు దాని వల్ల వేడి అవుతుంది మీకు తెలుసా అక్కడ సెన్సిబిల్ హీట్ ఈ ఫినాల్ ప్రాథమికంగా ఒక సాలిడ్ గాఘనపదార్థంగా మనం చెప్పగలం 25 డిగ్రీల సెల్సియస్ మరియు 1 వాతావరణం వద్ద మరియు మీరు దానిని 42 5 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే ఆ ఎంట్రోపీ రిక్విర్మెంట్ఆవశ్యకతవద్ద ఒక సర్టెన్ హీట్ రిక్విర్మెంట్నిర్దిష్ట వేడి ఆవశ్యకత లేదా ఎంథాల్పీ రిక్విర్మెంట్ ఆవశ్యకత ఉంటుంది మీకు తెలుసు మీకు తెలిసిన వేడి ఈ పదార్థాన్ని ఈ 25 డిగ్రీల సెల్సియస్ నుండి 42 5 డిగ్రీల సెల్సియస్ కు మార్చడం మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో దీని నుండి వేడి చేయబడినట్లు మీకు కొంత వేడి అవసరం కాన్స్టాంట్ టెంపరేచర్ కు నిర్దిష్ట ఉష్ణోగ్రతకు రిఫరెన్స్ ఉష్ణోగ్రత మీకు తెలుసు ఆ తరువాత 1 అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ వద్ద 42 5 డిగ్రీల సెల్సియస్ కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఈ సాలిడ్ఘన ఫినాల్ ఈ సందర్భంలో లిక్విడ్ ద్రవ ఫినాల్ గా మారుతుంది ఆ కాన్స్టాంట్ టెంపరేచర్స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద సాలిడ్ నుండి లిక్విడ్ కి ఘన నుండి ద్రవానికి కొంత వేడి అవసరం అవుతుంది కాబట్టి ఆ వేడిని మీకు తెలుసు కరిగిపోవడం మీకు తెలుసు కాబట్టి ఈ కరిగే సెన్సిబిల్ హీట్ఇక్కడ ΔH2 పరిగణించబడుతుంది అదే విధంగా ఆ 42 5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ సాలిడ్ ఫినాల్ లిక్విడ్ ఫినాల్ గా మారుతుంది మరియు మళ్ళీ అది 181 24 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయబడుతుంది మరియు దాని కోసం అట్ఠమోస్ఫెరిక్ ప్రెషర్ వాతావరణ పీడనంవద్ద ఆ లిక్విడ్ స్టేట్ ద్రవ దశ మీకు 3 వ దశలో కొంత సెన్సిబిల్ హీట్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది మరియు ఆ నిర్దిష్ట సమయంలో మీకు 181 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తెలుసు ఇది ప్రాథమికంగా మీకు ఫినాల్ తెలుసు కాబట్టి ఈ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే ఫినాల్ యొక్క ఈ బొయిలింగ్ పాయింట్ వద్ద ఈ ద్రవం ఆవిరి గా మారుతుందని మీరు చూస్తారు కాబట్టి ఆ పర్టికులర్ టెంపరేచర్ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద 181 4 డిగ్రీల సెల్సియస్ ఆ ఉష్ణోగ్రతను మార్చకుండా మీరు కొంత శక్తిని సరఫరా చేయాలని మీకు తెలుసు లేదా మీకు తెలిసిన కొంత శక్తి ఎంథాల్పీ మార్పుగా అవసరం అవుతుంది మరియు ఎంట్రోపీ మార్పును ఈ ఫినాల్ యొక్క ఆవిరి యొక్క లేటెంట్ హీట్ అని అంటారు ఆ తరువాత మీకు తెలిస్తే ఈ ఆవిరిని వేడి చేయండి మీకు తెలుసా ఈ ఆవిరి మీకు 300 డిగ్రీల సెల్సియస్ తెలుసు అప్పుడు ఈ ఆవిరి 181 4 డిగ్రీల సెల్సియస్ నుండి 300 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ వేపర్ స్టేట్కి సెన్సిబిల్ హీట్అవసరం లేదు మళ్లీ ఆ 300 డిగ్రీల సెల్సియస్ వద్ద మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ బార్ ని ఒక కాన్స్టాంట్ ప్రెషర్ వరకు మార్చండి అప్పుడు మీకు తెలిసిన కొంతమంది ఎంథాల్పీ లేదా సప్లయర్ పి2 కూడా అవసరం అవుతాయి కాబట్టి ఆ వేడి మీకు కూడా తెలుసు ఈ సాలిడ్ ఫినోలిక్ 25 డిగ్రీల సెల్సియస్ నుండి వాతావరణంలో 300 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరిగా మార్చబడిందని మీకు తెలుసు మొత్తం ΔH1 ΔH2 ΔH3 ΔH4 ΔH5 ΔH6 కాబట్టి మొత్తం ఎంథాల్పీలు ఇలా ప్రకటించబడ్డాయి ఇప్పుడు మీరు దీన్ని నేరుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు సాలిడ్ స్టేట్ ను ఆ వెబ్ పేజీకి మార్చండి ఊహాత్మకంగా మీకు ఎంథాల్పీ డెల్టా తెలుసు కాబట్టి డెల్టా హెచ్ దీని సమ్మషన్కు సమానంగా ఉంటుంది మీకు తెలుసా ΔH1 ΔH2 ΔH3 ΔH4 ΔH5 ΔH6 కాబట్టి ఈ విధంగా మీరు ఎంథాల్పీ మార్పును లెక్కించాల్సి ఉంటుంది సాలిడ్ స్టేట్ నుండి ఆవిరి గా మారడం లేదా దాని వేపర్ స్టేట్ నుండి సాలిడ్ ఏదైనా పదార్థాల గురించి ఆందోళన చెందండి స్టాండర్డ్ హీట్ నుండి ఏర్పడే స్టాండర్డ్ హీట్ యొక్క ఈ లెక్కింపుకు ఒక ఉదాహరణ చూదాం లేదా ప్రయోగాత్మకంగా అంచనా వేయబడిన రియాక్షన్స్ ఇప్పుడు ఇక్కడ మీకు ప్రతిచర్యలు తెలుసు మీకు 1 నుంచి 4 తెలుసు ఈ సెక్షన్ సమయంలో కొన్ని ఎంథాల్పీ మార్పులు ప్రయోగాత్మకంగా ఒక స్టాండర్డ్ కండిషన్లో 25 డిగ్రీల సెల్సియస్ వద్ద గమనించబడతాయి ఈ సందర్భంలో మీరు అక్కడ ఈ ప్రొఫైలింగ్ గురించి మీకు తెలిసిన స్టాండర్డ్ హీట్ని లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రొఫైలింగ్ మార్చడం 4 విభిన్న భాగాలు అక్కడ భాగం ప్రతిచర్యలుగా సంబంధిత ప్రతిచర్యలు విడుదల అవుతాయి లేదా కొంత వరకు అబ్సర్బ్ అవుతాయి ఎంథాల్పీ అని పిలువబడే హీట్ ఎనర్జీ ఎంథాల్పీ అని అంటారు మీకు తెలిసిన సంబంధిత స్లైడ్ లలో ప్రతిచర్యలు మీకు తెలుసు కాబట్టి ప్రయోగాత్మకంగా పొందిన ఈ ఎంథాల్పీ మార్పు నుండి మీరు దీని నుండి ఏర్పడే స్టాండర్డ్ హీట్ని మీరు తెలుసుకోవాలి దీని కోసం మీకు ప్రొఫైలింగ్ పదార్థం తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ చర్య ప్రకారం చర్య నెంబరు 1 చర్య నెంబరు 2 చర్య నెంబరు 3 మరియు ప్రతిచర్య నెంబరు 4 మరియు మీలో ఎంథాల్పీకి ప్రతిచర్య లేదా చర్య యొక్క వేడిమి తెలుసు అని మీకు తెలుసు అని మేం సరిగ్గా భావించాం ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ప్రాథమికంగా తీసివేతను గుణించడం ద్వారా లేదా దీనిని జోడించడం ద్వారాసమీకరణం మరియు సంబంధిత మీకు ఎంథాల్పీస్ తెలుసు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ సమీకరణం నంబర్ 1 మరియు 2 ను జోడించి రెండు వైపుల నుండి సాధారణ భాగాలను రద్దు చేస్తే మీరు చూసే ఈ సమీకరణం నంబర్ 5 ను మనము పొందవచ్చు కాబట్టి దాని ప్రకారం ఎంథాల్పీ కూడా ఇక్కడ డెల్టా హెచ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ 1 విజయాల పరిస్థితి మీకు తెలుసు ఇక్కడ 29 6 ప్లస్ 530 6 kilo calorie per gram mole కాబట్టి ఈ విధంగా ఎంథాల్పీ అవి 560 పాయింట్ 2 కిలో కేలరీలు అని మీకు తెలుసు ఇప్పుడు మనం చర్యను గుణిస్తే 4 ను వరసగా 4 మరియు 3 తో చూడండి మరియు ప్రతిచర్యను మల్టిప్లై చేస్తే అప్పుడు మనం ఈ ఇక్వషన్ నెంబర్ 6ను ఇక్కడ పొందవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఎంథాల్పీ ని దీని ద్వారా లెక్కించబడుతుంది మీకు సమీకరణం తెలుసు మరియు ఈ సందర్భంలో మీరు దీని యొక్క ఎంథాల్పీని 4 తో గుణించాలి మరియు నాల్గవ సమీకరణం ద్వారా మీకు తెలిసిన 3 మరియు తరువాత దానిని జోడించండి మీరు ఈ చివరి విలువ 555 25 కిలోకేలరీలను పొందుతారు మరియు ప్రతిచర్య 6 మరియు ప్రతిచర్య 5 మీరు తీసివేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఈ సమీకరణాన్ని 7 మరియు చివరగా ఫలితం చేయండి ఎంథాల్పీ మార్పు ఈ 4 85 కిలో కేలరీల ు వచ్చినట్లు గా వస్తుందని మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఈ సమీకరణం నంబర్ ఏడు ప్రాథమికంగా ఈ కార్బన్ మరియు హైడ్రోజన్ నుండి వయోలిన్ ఏర్పడటం ఇప్పుడు ఈ కార్బన్ మరియు హైడ్రోజన్ మీకు తెలుసు ఎంథాల్పీ మారుతుంది మీకు తెలుసు కాబట్టి అంతిమంగా మీకు తెలిసిన ఎంథాల్పీ మార్పుల గురించి ఏమిటి మీకు ప్రొఫైలింగ్ తెలుసు ఈ ప్రొఫైలింగ్ ఫార్మేషన్ ఉంటుంది మీకు 4 85 యొక్క ఈ ఎంథాల్పీ మార్పు అవసరమని మరియు మీకు స్టాండర్డ్ కండిషన్ తెలుసు అందువల్లనే ఈ 4 85 మొత్తం ఫినాల్ ఏర్పడటానికి కిలోకేలరీని మీకు తెలుసు ప్రొఫైలింగ్ ఈ ప్రొఫైలింగ్ మరియు ఫార్మేషన్ యొక్క వేడికి స్టాండర్డ్ హీట్గా పరిగణించబడుతుందని మీకు తెలుసు ఇక్కడ గ్రాము మోల్ కు 4 85 కిలో కేలరీలు తెలుసు మరియు ఇది పాజిటివ్ కాబట్టి ఇది ప్రాథమికంగా మీకు ఆ ఎండోథెర్మిక్ ప్రతిచర్య తెలుసు అదేవిధంగా స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ నుండి స్టాండర్డ్ హీట్ని లెక్కించడానికి మీరు తెలుసుకోగల మరొక ఉదాహరణ ఇప్పుడు ప్రయోగాత్మకంగా అంచనా వేసిన ప్రతిచర్య ద్వారా ఈ సందర్భంలో డేటా ఆధారంగా మరియు స్లైడ్లలో ఇక్కడ ఇవ్వబడిన రసాయన చర్యల ఆధారంగా మరియు ఫార్మషన్ నుండి జింక్ సల్ఫేట్ ఏర్పడే వేడి వంటి ఉదాహరణ మునుపటి ఉదాహరణ జీన్ సౌత్ ఈ ఏర్పాటు కోసం ఏర్పడటానికి వేడి స్టాండర్డ్ హీట్ తెలుసు లెక్కించవచ్చు కానీ ఈ సందర్భంలో మళ్ళీ ఈ 4 ప్రతిచర్యలు ఇవ్వబడ్డాయి మరియు సంబంధిత మీరు దశ మార్పు తెలుసు ఎంథాల్పీ తెలుసు లేదా ఈ ప్రతిచర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ సందర్భంలో మళ్ళీ పరిష్కారం మీకు తెలుసు కొన్ని అసామర్థ్యాలు ఈ ప్రతిచర్యలు మరియు మీరు ఎంథాల్పీస్ సంబంధిత ఎంథాల్పీస్ తెలుసు మరియు జోడించడం లేదా తీసివేయడం ఆధారంగా పొందవచ్చు అప్పుడు మేము ఆ ఏర్పాటు వేడి యొక్క విలువ యొక్క దృక్పథాన్ని పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు జింక్ సల్ఫేట్ అని చేద్దాం ఇది మీకు జింక్ సల్ఫేట్ మరియు జింక్ సల్ఫైడ్ ని ఇస్తుంది అప్పుడు ఆ ప్రతిచర్య యొక్క ఎంథాల్పీ ఇక్కడ ఇవ్వబడిందని మీకు తెలుసు దక్షిణాన రెండవ ప్రతిచర్యలు కూడా సమయం రియాక్టివ్ ఆక్సిజన్ ను ఇస్తాయి ఇది మీకు జింక్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డై ఆక్సైడ్ ను ఇస్తుంది మరియు అతను మా ప్రతిచర్యను మాట్లాడాడు 2 88 kilo calorie per kg mole మరియు ఈ ఉత్పత్తి చేసిన సల్ఫర్ డై ఆక్సైడ్ మళ్ళీ విషపదార్థాలకు ప్రతిస్పందిస్తుంది మరియు ఇది మీకు సల్ఫర్ ట్రైఆక్సైడ్ ను ఇస్తుంది మరియు తరువాత వేడి ప్రతిచర్యలు 46 8 kilo calorie per kg mole మరియు తరువాత ఈ జింక్ ఆక్సైడ్ దీనితో ప్రతిస్పందిస్తుందని మీకు తెలుసు సల్ఫర్ ట్రైఆక్సైడ్ మీకు 55 10 kilo calorie per kg mole మీకు తెలిసిన వేడిని విడుదల చేయడం ద్వారా జింక్ సల్ఫేట్ ను ఇస్తుంది ఇప్పుడు ఈ చర్యను 1 తో గుణించడం మరియు దీనికి ప్రతిస్పందనను జోడించడం ద్వారా మీరు ఇక్కడ చర్యను తెలుసుకుంటారు మరియు చివరగా పదాలు మరియు కుడి చేతి వైపు మరియు ఎడమ చేతి వైపురద్దు చేయడం తరువాత మేము ఈ సమీకరణాన్ని జింక్ సల్ఫర్ ఆక్సిజన్ గా వ్యక్తీకరించవచ్చు ఇది మీకు జింక్ ఆక్సైడ్ డార్క్ సైడ్ ఇస్తుంది మరియు దానికి అనుగుణంగా ఈ ఎంథాల్పీని జోడించిన తరువాత మీకు తెలిసిన ఎంథాల్పీని మీరు పొందవచ్చు మీరు అక్కడ తెలుసు కాబట్టి ఇది 309 88 కిలోకేలరీలు గా వస్తుంది ఇప్పుడు మళ్లీ చర్యను 4 ను 2 తో గుణించి ప్రతిచర్య 3కు జోడించి ఈ చివరి ఎంథాల్పీని 157 08 గా పొందవచ్చు ఈ సందర్భంలో ప్రతిచర్యలు మీకు జింక్ ఆక్సైడ్ SO2 మరియు ఆక్సిజన్ తెలుసు ఇది మీకు జింక్ సల్ఫేట్ ను ఇస్తుంది మళ్లీ సమీకరణం నెంబరు 6 మీకు తెలిసినట్లుగా మనం ఈ చర్యను పరిగణనలోకి తీసుకుంటే 5 మరియు 6 సమీకరణాన్ని జోడించండి మనం ఈ సమీకరణానికి ప్రాతినిధ్యం వహించవచ్చు మరియు రెండు వైపుల నుంచి సాధారణ నిబంధనలను రద్దు చేయవచ్చు అక్కడ సల్ఫేట్ ఉపయోగించి ఇచ్చే ఈ జింక్ సల్ఫర్ ఆక్సిజన్ ని మనం పొందవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ జింక్ అనవసరంగా ఏర్పడే పదార్థం సల్ఫర్ సహజంగా ఆస్సిన్ మరియు నేసిల్ సమ్మేళనాన్ని అందిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో సెంటర్ కూడా సున్నా కాబట్టి అంతిమంగా ఏమి జరిగిందో ఈ జింక్ సల్ఫేట్ ఈ విషయాల ఏర్పాటు మీకు సహాయపడుతుంది ఆ స్టాండర్డ్ కండిషన్ని జరుపుకున్న విషయం యొక్క ఏర్పాటు స్టాండర్డ్ హీట్ మీకు ఇస్తుంది కాబట్టి దీని ఆధారంగా దీనిని లెక్కించవచ్చు ఈ ఎంథాల్పీ యొక్క సమ్మషన్ గురించి మీకు తెలుసు ఈ సమ్మషన్ నుండి మీకు తెలిసిన సమ్మషన్ నుండి మీకు 5 మరియు 6 తెలుసు కాబట్టి ఈ డెల్టా S ప్రాథమికంగా 2 మోల్ జింక్ సల్ఫేట్ యొక్క ఏర్పడే వేడి ఎందుకంటే ఇది వారి చేతుల్లో కిలో మోల్ కు కిలో కేలరీలు గా ఏర్పడే వేడిని మరింత తరచుగా ఉత్పత్తి చేస్తుంది జింక్ సల్ఫేట్ తరచుగా ఈ ఎంథాల్పీని 2 ద్వారా విభజించడం ద్వారా ఉంటుంది అప్పుడు మీరు దీనిని చివరకు పొందవచ్చు 233 పాయింట్ 3 కాబట్టి ఈ విధంగా మీరు ఒక పర్టికులర్ సబ్స్టేన్స్ నిర్దిష్ట పదార్థం ఏర్పడే స్టాండర్డ్ హీట్ నుండి ఏమి సులభంగా లెక్కించవచ్చు ఒకఫేజ్ చేంజ్ తో సహా ఏర్పడే వేడిని ఎలా లెక్కించాలి నీటి ద్రవం గ్రాము మోల్ కు 285 838 కిలో జౌల్ మరియుహీట్ అఫ్ ఎవపోరాషన్ గ్రాముకు 44 012 kilo Joules అని మీకు తెలిసినప్పుడు నీటి వాయువు వాయువుగా ఏర్పడే స్టాండర్డ్ హీట్ ఏమిటి అని మనం ఇప్పుడు పరిశీలిద్దాం కాబట్టి ఈ సందర్భంలో మొదట 1 గ్రాము మోల్ నీటిని పరిగణించారు ఈ సందర్భంలో మనం ముందుకు సాగవచ్చు తెలియని వాటిని జోడించడం మీకు రసాయన సమీకరణాలు మరియు ఆశించిన రసాయన సమీకరణాన్ని ఇవ్వడానికి ఫేజ్ చేంజ్ తెలుసు మరియు ఎంథాల్పీ మార్పులపై అదే ఆపరేషన్ ను K బయటకు పంపుతుంది కాబట్టి ఈ సందర్భంలో రియాక్టన్స్ యొక్క స్టాండర్డ్ హీట్ ఉత్పత్తుల ఏర్పాటు యొక్క స్టాండర్డ్ హీట్ని సమర్పించడం గా నిర్వచించవచ్చు మరియు స్లైడ్ లో ఇవ్వబడినవిధంగా ఈ సమీకరణం ద్వారా రియాక్టన్స్ ఏర్పడే వేడిని తీసివేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో ఎ కు ఇక్కడ ఉన్న ప్రతిచర్యను మనం పరిగణనలోకి తీసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ మీకు తెలిసినవిధంగా ఆ చర్య వేడిని విడుదల చేయడం ద్వారా మీకు ఆ నీటిని ఇస్తుంది దాని స్టాండర్డ్ కండిషన్ లో 285 పాయింట్ 838 kilo per gram మళ్లీ ఈ లిక్విడ్ వాటర్ హెయిట్ దాని వేగాన్ని మార్చడం ద్వారా వాయువు నీరుగా మారుతుంది మరియు ఆ సందర్భంలో ఆ స్టాండర్డ్ కండిషన్ లో ఆవిరి యొక్క హీట్ అఫ్ వ్యాపారిజాషన్ గ్రాము మోల్ కు 44 012 కిలోల జౌల్స్ అప్పుడు మేము ఈ 2 సమీకరణాలను సవరించడాన్ని తెలుసుకోవచ్చు మరియు చివరగా మీకు హైడ్రోజన్ ఆక్సిజన్ తెలుసు మీకు తెలుసా నీరు కానీ ఆ నీరు ఆవిరి దశలో ఉంటుంది కాబట్టి చివరగా వీటి కోసం స్టాండర్డ్ హీట్ ఎలా ఉండాలో మనం లెక్కించవచ్చు మీకు తెలుసా ప్రతిచర్య కాబట్టి ఈ కాంపోనెంట్ A కొరకు మనం ఈ స్టాండర్డ్ హీట్ పొందవచ్చు మరియు దీని కొరకు ఈ సందర్భంలో అవి ఇప్పుడు స్టాండర్డ్ హీట్ అఫ్ వ్యాపారిజాషన్ని మీరు చూడవచ్చు ఈ కాంపోనెంట్ కొరకు స్టాండర్డ్ హీట్ అప్ రియాక్షన్ A ఇక్కడ ప్రతిచర్యలో A దీని కొరకు పొడిగించబడ్డ వేడికి సమానం అవుతుంది ఈ నీటి నిర్మాణం మీకు తెలుసు మరియు మీరు పొందగల దానిని మీరు చూడవచ్చు మీరు వేడిని జోడించాలి వాటిని భరించనివ్వండి అప్పుడు మీరు పూర్తిగా మీకు తెలిసిన ఈ మొత్తం మొత్తాన్ని పొందుతారు వేడి చేయండి మీకు తెలుసా వాయువు యొక్క ఈ ఏర్పాటుకు ರಿಯಾಕ್ಷನ್ ವಾಟರ್ మొలిక్యూల్ కాబట్టి ఇది ప్రాథమికంగా దీని వద్ద గ్యాస్ హౌస్ వాటర్ మొలిక్యూల్ ను మీకు తెలుసు మీకు ఒక స్టాండర్డ్ కండిషన్ తెలుసు కాబట్టి ఇది ప్రాథమికంగా చర్య యొక్క ఈ ఎంథాల్పీ లేదా ఎంథాల్పీ ద్వారా ఎంచుకోండి మరియు ఈ ఆవిరి వచ్చేవరకు దీనిని చివరగా లేటెంట్ హీట్ అఫ్ వ్యాపారిజాషన్ అని అంటారు మీరు ఈ 2 ను సంక్షిప్తీకరించడం ద్వారా పొందవచ్చు మీరు దీనిని పొందవచ్చు 240 1 826 kilo Joule per gram mole ఇప్పుడు ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ఎంథాల్పీ ని ఎలా లెక్కించాలో మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పుడు ಸೊಲ್ಯೂಷನ್ యొక్క ఎంథాల్పీ అనేది ಅಬ್ಸರ್ಡ್ శోషించబడే లేదా విడుదల అయ్యే మొత్తం వేడిని సూచిస్తుంది ఒక పదార్థం యొక్క కరిగిపోయినప్పుడు పరిమిత లేదా విలీనం గురించి మీకు తెలిసిన ಕಾನ್ಸ್ಟಂಟ್ ಪ್ರೆಷರ್వద్ద ఇప్పుడు ఈ మొత్తం ఎంథాల్పీ పాజిటివ్ లేదా నెగిటివ్ గా ఉండవచ్చు మరియు ద్రావణం యొక్క పాజిటివ్ ఎంథాల్పీ ఉన్నట్లయితే అప్పుడు మనం ಎಂಡೋಥೆರ್ಮಿಕ್ ರಿಯಾಕ್ಷನ್ అని మీరు చూడవచ్చు ఒకవేళ థెరపీ అఫ్ సొల్యూషన్ నెగటివ్ ఎంథాల్పీ ఉన్నట్లయితే అప్పుడు మీరు దానిని వికోథమిక్ ప్రతిచర్యగా చూడవచ్చు కొన్నిసార్లు ಸೊಲ್ಯೂಷನ್ యొక్క థెరపీలో ద్రావణం యొక్క ఎంథాల్పీ లేదా హీట్ అఫ్ సొల్యూషన్ మీరు చూస్తారు ఇప్పుడు అన్ని ఎంథాల్పీ మార్పుల వంటి సొల్యూషన్ యొక్క ఈ వేడి ప్రతి మోల్ కు కిలోజౌల్స్ లేదా అక్కడ స్టాండర్డ్ కండిషన్లో జరుగుతున్న ప్రతిచర్యలో వ్యక్తీకరించబడుతుంది ఇప్పుడు మీకు తెలిసిన విభిన్న ప్రక్రియలు వాస్తవానికి మీకు తెలుసు పరిష్కారం యొక్క ఎంథాల్పీ అంచనా వాటర్ సొల్యూషన్ ఏదైనా లాలాజలం కరిగిపోతున్నట్లయితే ప్రాథమికంగా 3 ప్రక్రియలు జరిగాయి కాబట్టి ఈ సందర్భంలో సోడియం ఫ్లోరైడ్ వంటి సోడియం ఫ్లోరైడ్ నీటిలో కరిగిపోతున్నట్లు మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో మీకు తెలిసిన ప్రక్రియలో ఈ పరిష్కారాన్ని పొందడానికి అక్కడ ఇమిడి ఉంటుంది ఇప్పుడు ఆ పరిష్కారం కొన్నిసార్లు సాల్వెంట్ లో సోల్యూట్ విచ్ఛిన్నంబ్రేక్ కావడానికి కొంత వేడి అవసరం అవుతుంది కాబట్టి దీనిని ప్రాసెస్ 1 అని అంటారు మరియు కేబుల్ సాల్ట్ వంటి ఉప్పు వంటి ఈ సందర్భంలో ద్రావితం విచ్ఛిన్నం కావడం మీకు తెలుసు సోడియం క్లోరైడ్ ఈ సందర్భంలో ఒక అణువు ఎందుకంటే పాజిటివ్ సోడియం అయాన్ దాని వద్ద ప్రతికూల క్లోరైడ్ అయాన్ కు ఆకర్షితమై ఉంటుంది కాబట్టి సాల్వెంట్లో ఆ సోడియం క్లోరైడ్ ను విచ్ఛిన్నంಬ್ರೇಕ್ చేయడానికి మీరు కొంత శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది ఆ శక్తిని ఈ ప్రక్రియ యొక్క ఎంథాల్పీ అని పిలుస్తారు మరియు ఇది ΔH1 చేయబడుతుంది అదేవిధంగా ఈ సందర్భంలో ఉపయోగించే పోర్టబుల్ సాల్వెంట్ నీరు గా ఉండనివ్వండి కాబట్టి ఆ సాల్వెంట్ యొక్క నెగటివ్ పోలార్ ఎండ్స్ జరుగుతాయి మరియు కొంత శక్తి అవసరమని కుమ్మరించబడతాయి అని మీరు చూస్తారు కాబట్టి ವಾಟರ್ మోలెక్క్యూల్స్ పాక్షికంగా నెగటివ్ పోల్స్ ను కలిగి ఉంటాయి అవి అక్కడ పొరుగున ఉన్నವಾಟರ್ ಮೊಲೆಕ್ಯುಲೆಸ್పాక్షికంగా సానుకూల లాగడానికి కట్టుబడి ఉంటాయి కాబట్టి వాటిని వేరు చేయడానికి కొంత శక్తి అవసరం కాబట్టి మేము వాటిని ఈ ప్రక్రియ యొక్క చికిత్సలో పిలుస్తాము అక్కడ హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్ మీకు తెలుసు కాబట్టి ಸೊಲ್ವೆನ್ಟ್ తయారు చేసినప్పుడల్లా పోలార్ మళ్లీ ఉందని విడదీయడానికి కొంత శక్తి అవసరం అని మీకు తెలుసు ఆ ಸೊಲ್ವೆನ್ಟ್ మరియు ಸೋಲೂಟ್ యొక్క కొంత నిర్దిష్ట మిశ్రమం ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన మిశ్రమం మీకు తెలుసు సాల్వెంట్ మరియు సోల్యూట్ని కలపడానికి ఒక నిర్దిష్ట ಎನರ್ಜಿ అవసరం ఉంటుంది కాబట్టి దాని కోసం పరిష్కారం యొక్క ఆ ఎంట్రోపీకి ఆ ఎంథాల్పీ సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఆ కేసును కలపడానికిಎನರ್ಜಿ రిక్విర్మెంట్ ఒక సాల్వెంట్ మరియు సోల్యూట్ని కొంత శక్తిని వర్తింపజేయడం ద్వారా కలిసి ఉండాలి కాబట్టి ఈ ప్రక్రియ కోసం చికిత్సలో కొంచెం రుచిగా ఉంటుందని మేము పిలుస్తాము కాబట్టి ఎంథాల్పీ మార్పులు ఉన్నాయని మీకు తెలిసిన 3 ఉన్నాయి మీకు తెలిసిన థెరపీ చేంజ్ కు ఎంథాల్పీ మార్పు సొల్యూషన్లో సోల్యూట్ మరియు చికిత్స మార్పు మీకు తెలిసినప్పుడు సొల్యూషన్ యొక్క పోలార్ ఐన్ ల యొక్క డిసస్సోసియేషన్ వియోజనం అంటే Δహెచ్2 మరియు సాలిడ్ మరియు సోల్యూట్ కలపడానికి ಎನರ್ಜಿ రిక్విర్మెంట్ శక్తి ఆవశ్యకత మరియు అది Δహెచ్3గా ఉండనివ్వండి కాబట్టి వీటిని క్రోడీకరించిచూస్తే మీకు తెలిసిన 3 కంట్రిబ్యూషన్ ఎంథాల్పీ మీకు పరిష్కారం యొక్క ఎంథాల్పీని ఇస్తుందని మీకు తెలుసు ఆదర్శవంతమైన మరియు నాన్ ఐడీఎల్ సొల్యూషన్ కి భిన్నంగా ఉండే సొల్యూషన్ యొక్క ఎంథాల్పీ కూడా ప్రాథమికంగా నిర్వచనం ద్వారా సున్నా అని మీకు తెలుసు అయితే ఎలక్ట్రోలైట్ లు కాని సొల్యూషన్ యొక్క ఎంథాల్పీ ద్రావితం యొక్క యాక్టివిటీ కోఎఫిసిఎంట్ అనుసంధానించబడ్డ ఎలక్ట్రోలైట్ ల యొక్క ఎంథాల్పీ లేదా నాన్ ఐడీఎల్ సొల్యూషన్ యొక్క విలువ ను కలిగి ఉందని మీకు తెలుసు మరియు ఇది మీకు తెలుసు మొలిక్యూల్స్ అఫ్ సాల్వెంట్ మరియు సాలీడ్స్ కూడా మీకు తెలుసు మరియు ఉష్ణోగ్రత కొన్నిసార్లు అక్కడ పరిష్కారం కలిగి ఉండటానికిడెరివేటివ్ అఫ్ ది రెలెటివ్ పేర్మిట్టివిటీ మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో ఆదర్శేతర పరిష్కారం ఈ సమీకరణం ద్వారా నిర్వచించబడుతుందని మీకు తెలిసిన టోటల్ డైల్యూషన్ యొక్క ఎంథాల్పీని మీరు తెలుసుకుంటారు ఇక్కడ ఈ సందర్భంలో ν యాక్టివిటీ కోఎఫిసిఎంట్స్ అంటారు మరియు γi ప్రాథమికంగా ఆ పర్టికులర్ కంపోనెంట్స్ యొక్క సర్ఫాస్ టెన్షన్ మరియు తరువాత ఇక్కడ ప్రాథమికంగా దాని యొక్క రిలాటివే పేర్మిట్టివిటీ ఉంటే అక్కడ భాగాలు కాబట్టి ఇది ప్రాథమికంగా ఉష్ణోగ్రతకు సంబంధించి మారుతుంది కాబట్టి ఏదైనా యాక్టివిటీ కోఎఫిసిఎంట్ అనేది విలువైన పరిష్కారం మీకు తెలిసిన ఎంథాల్పీని వాస్తవానికి మార్చే అంశం రసాయన పదార్థం యొక్క మిశ్రమంలో ఐడీఎల్ బిహేవియర్ నుండి డీవియేషన్స్ ఉన్నాయని లెక్కించడానికి థర్మోడైనమిక్స్ లో ఉపయోగించే ఆక్టివిటీ కోఎఫిసిఎంట్ మరియు ఇక్కడ ఈ పట్టికలలో 25 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని లవణాలుసాల్ట్స్ ఉన్నాయి అవి మోలార్ ఎంథాల్పీ అఫ్ ది సొల్యూషన్ అవి నీటిలో కరిగిపోతాయి వీటిని మార్చడం ఇక్కడ ఇవ్వబడుతుంది మరియుహెస్ నియమం ఆధారంగా మాలా ఇంటర్ప్రెట్ ది సొల్యూషన్ఏర్పాటు యొక్క సెంటర్పీఎస్ కి సమానమని మీరు చూస్తారు మరియు ఇప్పటికే ఇవ్వబడిన ఉదాహరణ అవి సోడియం క్లోరైడ్ ఏర్పడే ప్రామాణిక మోలార్ ఎంథాల్పీ వంటివి 411 2 kilo Joules per mole మరియు డిస్సోసియేషన్ కొరకు సోడియం అయాన్ ఏర్పడటం యొక్క స్థిరమైన మోలార్ ఎంథాల్పీ - 240 1 kilojoules per mole లేదా ఆ క్లోరైడ్ డౌన్ కొరకు ఒక స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఇది 167 కాబట్టి దాని ప్రకారం స్టాండర్డ్ ఎంథాల్పీ అఫ్ సొల్యూషన్ సమానంగా ఉండాలి 240 2 kilojoules per mole కు 3 9 kilojoules per mole చేయగలవు ఇక్కడ ఇది 1 వాస్తవానికి సూపర్ స్క్రిప్ట్ లు ఇది 1 ఇక్కడ ప్రతి మోల్ కు పైపైన ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ సరైనది ఇది మోలార్ ప్రతి మోల్ కు ఇక్కడ కిలోజౌల్స్ ప్రతి మోల్ కు i కాబట్టి మనం ఎంత వేడిని హీట్ అఫ్ ఫార్మషన్ నుండి లెక్కించగలం మరియుహీట్ అఫ్ పాస్ట్మరియు ఆ ఏర్పడే వేడి ఎలా ఉండవచ్చో కూడా చర్చించాము మీకు తెలిసిన ఫసె చేంజ్ నుండి లెక్కించబడుతుంది మరియు వియోజనం మరియు మిక్సింగ్ యొక్క వారి యంత్రాంగం ఆధారంగా ఎలా లెక్కించాలో పరిష్కారాన్ని వేడి చేస్తుంది మరియు మీరు సలివాటు సొల్యూషన్ విచ్ఛిన్నం అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ పాఠ్యపుస్తకం నుండి కొన్ని ఇతర ఉదాహరణలతో ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ గురించి మరింత ముందుకు వెళ్లి దానిని అభ్యసించమని నేను మీకు సూచిస్తున్నాను మరియు తదుపరి ఉపన్యాసంలో ఆ శక్తి సమతుల్యత గురించి చర్చించడానికి ప్రయత్నిస్తాము ఆ మెకానికల్ ఎనర్జీ బాలన్స్ ను ఎలా చేయాలి మరియు మీకు తెలిసిన ఇతర ఎనర్జీ బాలన్స్ అక్కడ చర్యలపై ఆధారపడి ఉంటుంది మీ శ్రద్ధ కు ధన్యవాదాలు